అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై నా కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది ఎన్పిటిఇఎల్ మూక్ ఐఐటి కాన్పూర్ నడుపుతున్న కోర్సు ఈ కోర్సు కోసం సుమారు 15000 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని తెలిసి మేము చాలా సంతోషిస్తున్నాము మరియు మీలో చాలా మంది ఈ కోర్సును బాగా ఆస్వాదిస్తున్నారు ఈ వారం మీరు ఈ మాడ్యూల్లో కమ్యూనికేషన్పై ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు గమనించినట్లయితే ముఖ్యంగా నేను టెలిఫోన్ కమ్యూనికేషన్పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను నేను ఈ మాడ్యూల్లో ప్రాథమిక టెలిఫోన్ నైపుణ్యాల పై చర్చిస్తాను కానీ నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను చేసిన దాని యొక్క శీఘ్ర రీక్యాప్తో ప్రారంభించడానికి ముందు నేను ఎల్లప్పుడూ చేసేవాడిని మునుపటి ఉపన్యాసంలో నేను చురుకుగా వినడంపై చాలా శ్రద్ధ చూపానునేను మరోసారి చురుకుగా వినడం యొక్క ప్రాముఖ్యతపై మీ జ్ఞానాన్ని గుర్తుచేసుకున్నాను విజయవంతమైన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలు చురుకుగా వినడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయని నేను నొక్కి చెప్పాను జ్ఞానాన్ని పొందడానికి మీకు చురుకుగా వినడం అవసరం మరియు జ్ఞానమే శక్తి మరియు జ్ఞానం మీకు ఇచ్చే శక్తితో మాత్రమే మీ జీవితంలో మీరు కోరుకున్నది పొందవచ్చు చురుకుగా వినడం మీ ఉద్యోగ ప్రభావానికి దోహదం చేస్తుందిఇది మీరు పని చేస్తున్నారా భర్తీ చేయలేని వాడివా అని అని నిర్ణయిస్తుంది ఆపై మీ ఉద్యోగాన్ని కొనసాగించడానికి మరియు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది మీకు సహాయపడుతుంది సృజనాత్మక వ్యక్తిగత స్థాయిలో కూడా మీ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఇది మీకు మెటీరియల్ స్థాయి లో సహాయపడుతుంది కంపెనీలో లేదా ఉద్యోగంలో మీరు ఎక్కడ సహకారం అందిస్తున్నారో అక్కడ ఇది మీ ఒప్పించే మరియు చర్చల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మీకు సహాయపడుతుందికమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్కు సంబంధించిన రెండు ముఖ్యమైన అంశాలు అయిన ఉపన్యాసం యొక్క తరువాతి భాగంలో చురుకైన శ్రవణానికి అడ్డంకుల పై ఎక్కువ దృష్టి పెట్టాము అడ్డంకుల గురించి మాట్లాడుతూ మనకు రెండు రకాల అడ్డంకులు ఉండవచ్చని నేను చెప్పానుఒకటి వాస్తవానికి పర్యావరణం వల్ల కలిగే భౌతిక అడ్డంకులు బయటి నుండి వచ్చే ధ్వని భంగం వంటి సమస్యలు భారీ వర్షం కురుస్తుంటే బయట ఉరుములు మెరుపులుఆపై బయట చాలా గందరగోళం ఉంటుంది తరగతి గదిలో మీ దృష్టిని కేంద్రీకరించడం మీకు కష్టంగా ఉండవచ్చు కాబట్టిఅది భౌతిక అడ్డంకులకు సమానం కానీ ఆ విషయాలను కూడా తగ్గించవచ్చని నేను చెప్పాను మేము సాంకేతిక సర్దుబాట్లు చేస్తే లేదా మేము తలుపును మూసివేసిఆపై దానిని గాలి బిగించి చేస్తే మనం విషయాలను సరిగ్గా వినగలుగుతాము కానీ సమస్యలు ప్రజలకు సంబంధించిన అడ్డంకులకు సంబంధించినవి వీటిని శారీరక మరియు మానసిక అంశం అని విభజించవచ్చు జ్వరం లేదా తలనొప్పి లేదా ఏదైనా మీ శరీరాన్ని ప్రభావితం చేసేవి శారీరకమైనవి కడుపు నొప్పి లేదా మీ మానసిక స్థితిని మార్చే ఏ రకమైన అనారోగ్యం లేదా గది కూడా వేడిగా లేదా చాలా చల్లగా ఉండటం వల్ల మీ మానసిక స్థితి మరియు వైఖరిని కూడా ప్రభావితం చేయవచ్చు సమానంగా ముఖ్యమైన మరియు కాకపోయినా మరింత ముఖ్యమైన ఇతర అంశం ఏమిటంటే మానసిక అంశం మీ మనస్సుపై పని చేసే విషయం అంటే మీ ప్రసంగం చేస్తున్న వ్యక్తి పట్ల మీ ప్రేమ లేదా ద్వేషం వంటి వ్యక్తి పట్ల మీ పక్షపాతం వంటివి కాబట్టిఈ విషయాలన్నీ క్రియాశీల శ్రవణ పరంగా అడ్డంకులుగా పనిచేస్తాయి నేను తరువాత కొన్ని ఇతర విషయాల గురించి వివరంగా తగినంత భాషా ఆధారం లేకపోవడం పాక్షికంగా వినడం వంటి క్రియాశీల శ్రవణ అంశాలు విషయం పట్ల నిస్వార్థత లేదా ఆసక్తి లేకపోవడం గురించి చర్చిస్తాను నేను నొక్కి చెబుతున్నాను మీకు ప్రసంగం చేస్తున్న వ్యక్తి లేదా మీ ఉపన్యాసం ఇస్తున్న వ్యక్తి లేదా సంభాషణలో పాల్గొన్న వ్యక్తి మీకు నచ్చకపోయినాఆ వ్యక్తి మాట్లాడుతున్న అంశంపై కనీసం ఆసక్తిని ప్రదర్శించాలనే వాస్తవాన్ని చెబుతున్నాను ముందు తీర్పు చెప్పడం మరొక చెడు అలవాటు మరియు ఇది చురుకుగా వినడానికి ప్రతిబంధకంగా ఉంటుంది మీరు ఎవరినైనా వింటున్నప్పుడు మనస్సు తెరిచి ఉండాలి స్పీకర్ పట్ల ద్వేషం లేదా ప్రేమ రెండు విధాలుగా హానికరం వక్త పట్ల ప్రేమ మీకు సానుకూల పక్షపాతాన్ని ఏర్పరుస్తుంది ద్వేషం మిమ్మల్ని చర్చించే అంశాల నుండి పూర్తిగా దూరం చేస్తుంది లోపల చాలా బలహీనంగా అనిపించే వైవిధ్యం మీ క్రియాశీల శ్రవణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే మీరు ఎటువంటి సందేహాలను స్పష్టం చేయాలనుకోవడం లేదు అలాగే మీరు ఎల్లప్పుడూ హిందీ మాధ్యమం లేదా తెలుగు మాధ్యమం లేదా మరాఠీ మాధ్యమం కు చెందినవారని అనుకుందాం మరియు మీ భాషా నైపుణ్యం చాలా బలహీనంగా ఉందని మీరు అనుకుంటారు మీరు ఆంగ్లంలో ఆ వ్యక్తి మాట వినలేకుంటున్నారు లేదా మీ సాంకేతిక పదజాలం చాలా బలహీనంగా ఉందని మరియు మిగిలిన వ్యక్తులు చాలా తెలివైనవారని మీరు అనుకుంటారు మరియు మీరు దానిని వినలేరు కాబట్టిఅది మీ వ్యత్యాసంమీరు దానిని విశ్వాసంతో భర్తీ చేయడం ద్వారా అధిగమించాలి మీరు ఎక్కువ ఉత్సాహం తో ఉన్నందున మీరు స్పీకర్ను అప్పుడప్పుడు ఆపుతున్న మీరు విషయాలను తెలుసుకోవడంలో ఉత్సాహంగా ఉండిమీకు తెలుసని మీరు అనుకుంటారు ఆపై మీరు ఆపడానికి ప్రయత్నిస్తారు స్పీకర్కు తెలిసినప్పటికీస్పీకర్ మీకు ఆలోచనలను ఇవ్వడంలో కొంచెం నెమ్మదిగా ఉంటారు కాబట్టిదీనితో కలిపి అసహనం లేదా అసహనం ఉంటుంది కాబట్టిమీరు ప్రసంగాన్ని ముగించడానికి స్పీకర్ను అనుమతించడం పట్ల మీరు అసహనంతో ఉన్నారుఆపై స్పీకర్ వదిలివేసే ఖాళీలను పూరించడానికి మీరు ప్రయత్నిస్తారు లోతైన పాతుకుపోయిన నమ్మకాలు చివరివికానీ చురుకైన శ్రవణానికి అడ్డంకుల పరంగా నేను చర్చిస్తున్న అతి తక్కువ అడ్డంకి కాదు కాబట్టి మన స్వంత నమ్మకాలు మన స్వంత మనస్తత్వాన్ని సృష్టిస్తాయి ఆపై మనం అభిజ్ఞా వైరుధ్యం లేదా అనుగుణ్యత కోసం వెళ్ళడం చేస్తాము అసమ్మతి అనేది స్పీకర్ మనకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న ఆలోచనల పరంగా స్పీకర్ తో మనం సృష్టించే అసమ్మతి మేము పోరాడటానికిచర్చలు జరపడానికి ప్రయత్నిస్తాముఎల్లప్పుడూ దానిని తిరస్కరించడానికి ప్రయత్నిస్తాముఆపై మేము అవమానించడానికి కూడా ప్రయత్నిస్తాము మన నమ్మకాలు మరియు విలువ వ్యవస్థలకు సంబంధించి మళ్ళీ అభివృద్ధి చేయబడిన స్పీకర్ కోసం మన పోలిక క్రియాశీల పక్షపాతం ప్రమాదకరం కావచ్చుఅప్పుడు నేను మీకు ఒక హిట్లర్ అభిమాని యొక్క ఉదాహరణ ఇచ్చాను హిట్లర్ గురించి చాలా విలువైన అంశాన్ని వ్రాసాడు మరియు దానిని చదివే ఎవరైనా ఇలా అనుకుంటారు ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ చేసిన దురాగతాల గురించి ఆ వ్యక్తికి తెలియకపోతే అతను చాలా గొప్ప వ్యక్తి కాబట్టిఈ మాడ్యూల్లో దీని గురించి చర్చించిన తరువాత టెలిఫోన్ కమ్యూనికేషన్పై దృష్టి పెడదాం ఆపై టెలిఫోన్ ఉపయోగించి కమ్యూనికేట్ చేయడం గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ప్రాథమిక నైపుణ్యాలు చాలా సార్లు టెలిఫోన్ అనేది కమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే పరికరాలలో ఒకటి లేదా బదులుగా ఇది కమ్యూనికేషన్ కోసం దుర్వినియోగం చేయబడింది లేదా ఇది ఒక పరికరం అని నేను చెప్పాలనుకుంటున్నాను మేము దానిని దుర్వినియోగం చేస్తాము దానిని తేలికగా తీసుకుంటాము కానీ ఈ పరికరాన్ని అలెగ్జాండర్ గ్రాహం బెల్ మొదటిసారిగా కనుగొన్నప్పుడు మరియు తరువాత ఆయన అప్పటి అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేశాడు కాబట్టి ఈ పరికరం ఆసక్తికరంగా ఉండవచ్చనిఎటువంటి సందేహం లేదని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు కానీ దీన్ని ఎవరు ఉపయోగించబోతున్నారో నాకు తెలియదు కాబట్టి ఆ సమయంలో ఆలోచన ఏమిటంటే చాలా మంది దీనిని ఉపయోగించరని భావించారుకానీ ఇది నేడు మాత్రమే ఉపయోగించబడదని తెలుసుకానీ అది దుర్వినియోగం దుర్వినియోగం అవుతుంది అని మరియు తరువాత అది మన జీవితంలో ఒక భాగంగా మారింది ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వ అభివృద్ధి పరంగా ఇది ఎందుకు ముఖ్యమైనది మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఫోన్ను ఎలా ఉపయోగిస్తున్నారో మీరు ఫోన్ను ఎలా ఎప్పుడు ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం కూడా మీరు ఎలాంటి వ్యక్తి అని మనకు తెలియజేస్తుంది ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని పరిశోధనాత్మక ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను ఆపై మీరు వీటి గురించి ఆలోచించండి ఇప్పుడునేను మిమ్మల్ని కొన్ని పరిశోధనాత్మక ప్రశ్నలు అడగాలనుకుంటున్నానుఆపై మీరు వీటి గురించి ఆలోచించండి ప్రశ్నలు వేసి ఆపై మీరు వాటి గురించి ఆలోచించి అప్పుడు మీరు ఎవరో గుర్తిస్తారు ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు ఇప్పుడుమొదట ప్రశ్నలతో ప్రారంభిద్దాంమీరు ఎవరికైనా ఫోన్లో ఎందుకు కాల్ చేస్తారు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి మీరు ఎవరికైనా ఫోన్లో ఎందుకు కాల్ చేస్తారు ఫోన్లో ఎవరికైనా కాల్ చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించినా విషయం ఏమిటి వారు విసుగు చెందినప్పుడు ఫోన్లో ఎవరికైనా కాల్ చేస్తారని ప్రజలు నాకు చెప్తారు వారు విసుగు చెందిఆపై వారు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటారు చుట్టూ ఎవరూ లేరు కాబట్టి సమయం గడపడానికి వారు ఎవరికైనా కాల్ చేస్తారువారు కేవలం చాట్ చేస్తారు కమ్యూనికేషన్స్ అనేది ఒక ప్రధాన ఉద్దేశ్యంకేవలం ఆలోచనలను పంచుకోవడంకేవలం ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయడంలో సంపూర్ణ ఆనందాన్ని పొందడం ఆ జరిమానా కోసం టెలిఫోన్ ఉపయోగించినట్లయితే మీరు విసుగును చంపుతారు మీరు ఆనందిస్తారు కాబట్టిమీకు నచ్చిన వ్యక్తితో అనుభూతి చెందిన తర్వాత మీరు మంచి అనుభూతి చెందవచ్చు ప్రజలు ఉత్సుకత కోసం కూడా టెలిఫోన్ను ఉపయోగిస్తారు కాబట్టి మీరు దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి మీరు దానిని కేవలం ఉత్సుకత కోసం ఉపయోగిస్తున్నారా ఎవరైనా ఏమి చేస్తున్నారో తెలుసుకోవడం వంటిది కొన్నిసార్లు ఆ వ్యక్తికి సహాయం చేసే విషయంలో ఉత్సుకతతో లేదా వ్యక్తికి హాని కలిగించే విషయంలో కూడా మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే మీరు సమగ్రంగా ఉన్నారు లేదా రేపు ఒక పరీక్ష ఉంటుంది పరీక్షలో మీరు చాలా సమగ్రంగా ఉంటారు కాబట్టి మీరు కాల్ చేయడానికి సిద్ధమవుతున్న మీ స్నేహితుడిని చెడగొట్టిఆపై అవాంఛితంగా సమాచారం ఇవ్వాలనుకుంటున్నారుఆసక్తిని సృష్టించండితద్వారా వ్యక్తి దాని నుండి పరధ్యానంలో పడతాడు లేదా మీరు నిజంగా కాల్ చేసికొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి కాబట్టి ఉత్సుకతతో కూడా మీరు ఎవరికైనా కాల్ చేస్తారుమీ అభద్రత మీ స్వంత ప్రాథమిక అభద్రత కారణంగా మీరు ఎవరికైనా ఫోన్ చేస్తారు ఉదాహరణకు రెండు వైపులా స్నేహితుల మధ్య ప్రేమికుల మధ్య చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తుల మద్య జంటల మధ్యప్రజలు గందరగోళానికి గురవుతారు కాబట్టిమేము గృహిణిని ఇబ్బంది పెడుతున్నామని చెబుతాము కానీ మనకు అనుమానాస్పద భర్త కూడా ఉన్నాడు కాబట్టివారిద్దరూ తనిఖీ చేయడానికి ధృవీకరించడానికి మాత్రమే అవతలి వ్యక్తికి కాల్ చేయడం ద్వారా తరచుగా ఉపయోగిస్తారు వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అతను ఏమి చేస్తున్నాడుఅతను లేదా ఆమె ఎవరికి కాల్ చేస్తున్నారుధృవీకరిస్తున్నారు మరియు ధృవీకరిస్తున్నారు కాబట్టి ఒకసారి సొంత భద్రత కలిగి ఉంటే అవతలి వ్యక్తి దానిని మరొకరిపై విధిస్తాడు ఆపై మీరు ఈ పరికరాన్ని ఉపయోగించి మీరు ఎలాంటి సంబంధాన్ని కొనసాగించగలరో చూడండి మీరు ఎవరికైనా కాల్ చేయడానికి సమాచారం పంపడం మరొక కారణంఇది మంచి సమాచారం కావచ్చుఇది చెడ్డది కావచ్చు లేదా కొంత ఫోన్ నంబర్ను ఇచ్చే సాధారణ సమాచారం కావచ్చు కాబట్టి ఉద్యోగం గురించి కొన్ని వివరాలు ఇవ్వడం వచ్చిన ప్రకటన గురించి కొంత సమాచారాన్ని పంచుకోవడం మొదలైనవి కాబట్టి సమాచారాన్ని పంపడం ద్వారా మీరు ఎవరికైనా కాల్ చేస్తారు శుభవార్త పంచుకున్నందుకు మీరు ఎవరికైనా కాల్ చేస్తారు ఇది మీరు ఒక వ్యక్తిని పిలిచి ఆపై మీరు పంచుకునే ఒక ముఖ్యమైన విషయం మీరుఈవెంట్లుఅపాయింట్మెంట్ల గురించి కూడా ప్రజలకు తెలియజేస్తారు కాబట్టి మీరు ఎవరికైనా కాల్ చేసి ఇది ఈ రోజున ప్రారంభమవుతుందని మీరు చెబుతారు ఈ సమయంలో దాన్ని మిస్ చేయవద్దు కాబట్టి మీరు ఎవరికైనా అపాయింట్మెంట్ గురించి మీటింగ్ గురించి గుర్తు చేస్తారు మీరు చెడు వార్తలు ఇవ్వడానికి ఫోన్లో ఎవరికైనా కాల్ చేస్తారు తరువాతి దానిలో మీరు దీన్ని ఎలా చేయగలరో చూస్తాము కానీ ప్రస్తుతం మీరు వీటి గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎవరికైనా ఫోన్లో ఎందుకు పిలుస్తారు కొన్ని సార్లు చెడు వార్తలు ఇవ్వడానికి కొన్నిసార్లు అది కేవలం ఆలోచనల గురించి చర్చించుకోవడానికి మీరు కలిసి చదువుతారు మీరు కలిసి పరిశోధన చేస్తారు లేదా అది మీ స్నేహితుల మాదిరిగానే ఉంటుందిఆపై మీరు ఆలోచనలను పంచుకుంటూ ఉండండి మీరు దాని గురించి చర్చించి ఆపై మీరు చాలా కాలం పాటు మాట్లాడతారు కొన్నిసార్లు మీరు కేవలం కార్యాలయ సాధారణ వ్యాపార విషయాల కోసం ఒక వ్యక్తిని పిలుస్తారుఎవరికైనా చెబుతారు ఫైల్ ఎక్కడ ఉంచబడిందో ఫైల్ను తీసుకురావమని ఎవరికైనా చెప్పడం ఏదైనా డౌన్లోడ్ చేయమని ఎవరికైనా చెప్పడం కాబట్టి మీరు ఎవరినైనా పిలిచే సాధారణ విషయాలు కొన్నిసార్లు మీరు సహాయం కోసం కాల్ చేయడానికి ఫోన్ను ఉపయోగిస్తారు కాబట్టి మీ సమీప పరిసరాల్లో దొంగలా ఎవరైనా తిరుగుతున్నట్లు మీరు కనుగొంటారు మీరు భద్రతను అప్రమత్తం చేయాలనుకుంటున్నారుమీరు పోలీసులను పిలవాలనుకుంటున్నారు కాబట్టి ఒక గొడవ ఉంది ఒక పోరాటం ఉంది ఎవరో ఒకరినొకరు కొడుతున్నారు నెమ్మదిగా ఇది ఒక రకమైన మతపరమైన అల్లర్లుగా మారవచ్చు కాబట్టి మీరు భయపడుతున్నారు మీరు పోలీసులను పిలుస్తారుమీరు సహాయం కోసం పిలుస్తారు మీరు ఫోన్ చేస్తారు ఎవరో రోడ్డు మీద పడి ఉన్నారు కాబట్టి బహుశా ఇది ఒక భయంకరమైన ప్రమాదం కాబట్టి మీరు అంబులెన్స్కు కాల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు సహాయం కోసం పిలుస్తారు మీరు సహాయం కోసం కాల్ చేయడానికి ఫోన్ను ఉపయోగిస్తారు టిక్కెట్లు బుక్ చేయడం ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం వంటి సేవ కోసం కాల్ చేయడానికి కూడా మీరు టెలిఫోన్ను ఉపయోగిస్తారు కాబట్టి మీరు ఎవరికైనా ఫోన్లో ఎందుకు కాల్ చేస్తారు మరియు మీరు ఎప్పుడు ఫోన్ ఉపయోగిస్తారు మీరు చేసే కాల్స్ మరియు మీరు ఆ కాల్స్ చేసే విధానంమీరు ఎవరో వారు చెబుతారు కాబట్టి మీరు ఎలా తయారు చేస్తున్నారో మరియు ఎందుకు ఇలా చేస్తున్నారో ఆలోచించండి మీరు ఫోన్లో ఎవరికి దూరంగా ఉంటారో ఎందుకు ఉంటారో కూడా ఆలోచిస్తూ ఉంటారు మీరు కాల్ చేయాలనుకోకపోతే మీరు కాల్ చేయకుండా ఎందుకు నివారించకూడదు మీరు ఎవరినైనా తప్పించుకుంటే మీరు ఫోన్లో కాల్ చేయకుండా నివారించే వ్యక్తి ఎవరు ఎందుకు అది రుణం ఇచ్చిన వ్యక్తి మీకు డబ్బు ఇచ్చిన రుణదాతఆపై మీరు మీరు బకాయిలను చెల్లించలేకపోతున్నందున కాల్ చేయకూడదనుకుంటున్నారా మీ శత్రువు కాల్ చేస్తున్నాడాఆపై మీరు ఆ ఫోన్ను నివారించాలనుకుంటున్నారా మీరు ఇంటి బయట ఉన్నాను లేదా కార్యాలయం బయట ఉన్నాను అని ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా మీరు అందుబాటులో లేరని అబద్ధం చెప్పాలనుకుంటున్నారా మీ పొరుగువారితో మీకు మంచి సంబంధం లేదా మరియు ఆ వ్యక్తి పిలుస్తున్నారా మీ చెట్టు అవతలి వ్యక్తి యొక్క కాంపౌండ్ వరకు పెరిగిందని ఫిర్యాదు చేయండిఆపై ఆకులు పడిపోతున్నాయి అప్పుడు మీరు దాని గురించి లేదా అలాంటిదేమీ చేయడం లేదు ఫిర్యాదులా మీరు తప్పించుకోవాలనుకునే పొరుగువారిలా ఉన్నారా లేదా మీరు కొన్ని దుర్మార్గాలు చేశారా మీరు పోలీసులకు భయపడుతున్నారా కాబట్టిమీరు పోలీసుల నుండి ఎటువంటి కాల్ని నివారించాలనుకుంటున్నారా మీరు ఒక రకమైన కార్యకలాపాలలో పాల్గొంటున్నారుతప్పుగా చిక్కుకున్న అవినీతి కేసు కావచ్చు కాబట్టి మీరు దర్యాప్తు అధికారికి భయపడుతున్నారా మీరు కేవలం మీ యజమానికి భయపడతారుఅప్పుడు మీరు ఫోన్లో తప్పించుకోవాలనుకుంటారు ఎందుకంటే మీరు మీరు ఎక్కడ ఉన్నా మీ యజమానికి ఫోన్ చేయకూడదనుకుంటున్నారా మీరు మీ భార్య లేదా బంధువు లేదా సహోద్యోగి లేదా సహోద్యోగుల నుండి ఫోన్ కాల్స్ను నివారిస్తున్నారా మనలో చాలా మంది చేసే విక్రేతల ఫోన్ కాల్స్ను మీరు నివారిస్తారా మేము కూడా విక్రేతల నుండి కాల్స్ను నిరోధించడానికి ప్రయత్నిస్తాము ఎందుకంటే వారు ప్రకటనల వస్తువులను ఉంచుతారు మరియు మనకు ఇష్టం లేదుకానీ ఆ కాల్స్ పొందడానికి కూడా ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు వారు దానిని ఓపికగావింటారుఆపై ఏ వస్తువులను కొనుగోలు చేయాలో నిర్ణయించుకుంటారు మీరు ఖాతాదారుల నుండి వచ్చే కాల్స్ను నివారిస్తున్నారా మీరు వినియోగదారుల నుండి వచ్చే కాల్స్ను నివారిస్తున్నారా ఎందుకంటే కస్టమర్ వచ్చి ఫిర్యాదు చేయవచ్చని మీరు మళ్ళీ కొంచెం ఆందోళన చెందవచ్చు లేదా కొంత సేవ చేయలేదని వినియోగదారునికి కోపం రావచ్చు మళ్ళీ మీరు ఈ కోణం నుండి ఈ కోణం నుండి చూస్తే మీరు అర్థం చేసుకుంటారు మీరు నివారించే కాల్స్ మరియు మీరు వాటిని నివారించే విధానం మీరు చెప్పడానికి ఎవరినైనా ఉపయోగిస్తారు లేదా మీరు మిస్డ్ కాల్స్ చూసిఆపై మీరు శ్రద్ధ చూపరు ఇవన్నీ మీరు ఎవరో నిర్ణయిస్తాయి ఈ ప్రశ్నల గురించి ఆలోచించి వాటికి మీరు ఎలా స్పందిస్తారో చూడండి ఆపై మీరు ఆలోచించాలని లేదా సంబంధితంగా ఉండాలని నేను కోరుకునే మూడు ప్రశ్నలుమీరు ఎవరితో ఫోన్లో మాట్లాడాలను కుంటున్నారు మీరు ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తేఎవరితోనైనా మాట్లాడాలని మీరు కోరుకుంటే ఐన్స్టీన్ చెప్పినట్లుగా సమయం సాపేక్షమైనది కాబట్టిమీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారోమాట్లాడాలనుకుంటున్నారో వారితో మాట్లాడేటప్పుడు మీరు 3 గంటలు మాట్లాడితే అది 3 నిమిషాలు లాగా గడిచిపోతుంది కానీ అది బాస్ లేదా ఎవరైనా అయినప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారోఎవరితో మాట్లాడటానికి ఇష్టపడటం లేదని భావిస్తారోకాబట్టి 3 నిమిషాలు 3 గంటలు గా గడిచిపోతాయి కాబట్టి మీరు అస్సలు మాట్లాడటానికి ఇష్టపడని ఈ వ్యక్తి ఎవరు ఆయన క్లాస్మేట్ కదా స్నేహితుడేనా మరియు స్నేహితులలోస్కూల్మేట్ లేదా క్లోజ్ ఫ్రెండ్ లేదా కొత్త స్నేహితుడిలో మీరు ఏ స్నేహితుడితో మాట్లాడాలనుకుంటున్నారు అది ప్రేమికుడా లేక మీ గురువా ఇది మీ యజమానినా మేము యజమానిని ఒక రకమైన భయంకరమైన వ్యక్తిగా భావించినప్పటికీ వారి సామర్థ్యాలను గ్రహించేలా వారి ఉద్యోగులను సులభతరం చేసే చాలా దయగల యజమానులు ఉన్నారు కాబట్టి చాలా మంది యజమానులు ఉన్నారు చాలా మంది వ్యక్తులు వాస్తవానికి ఒక రకాన్ని సామరస్యపూర్వకమైన పరిసరాలను సృష్టిస్తారు మరియు అప్పుడు కార్మికులు కూడా యజమానితో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టిమీరు మీ యజమానితో మాట్లాడిఆపై మీ సమస్యలను పంచుకోవాలనుకుంటున్నారా చాలా సానుభూతితోఆపై ఇంట్లో అన్ని సమస్యలు కూడా తెలిసిన ఉన్నతాధికారులు ఉన్నారుకార్మికులకు ఒత్తిడిని కలిగించే విషయాలు మరియు వారు దానిని కూడా క్రమబద్ధీకరించడానికి చాలా నిరపాయమైన రీతిలో వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు మీరు మీ వైద్యుడితో మాట్లాడటానికిఏదైనా సమస్యను పంచుకోవడానికి మరియు ఏదైనా సలహా పొందడానికి వేచి ఉన్నారా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి మీ అభివృద్ధిలో మీకు సహాయపడటానికి మీ సామర్థ్యాన్ని గ్రహించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్న మీ గురువుతో మాట్లాడటానికి మీకు ఎల్లప్పుడూ ఆసక్తి ఉందా లేదా మీరు ఏదైనా శుభవార్తను పంచుకునిఆపై మరింత సలహాలు పొందాలనుకునే శ్రేయోభిలాషులు ఎవరైనా ఉన్నారా మీరు ఒక ప్రేరణకర్తతో మాట్లాడటానికి ఆసక్తి కలిగి ఉన్నారా అతను లేదా ఆమె మీకు స్ఫూర్తినిస్తున్నారని లేదా తెలియదని ఆ వ్యక్తికి తెలిసి ఉండవచ్చు కానీ మీరు ఆ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నారు మీరు ఎవరైనా డాక్టర్ లేదా ఎవరైనా లేదా ఉన్నత స్థానంలో ఉన్నట్లయితే మీరు మీ పేషెంట్తో మాట్లాడాలనుకుంటున్నారా ఆపై కొన్ని ఆందోళనలను పంచుకోవాలనుకుంటున్నారా లేదా మీరు మీరు ఉపాధ్యాయులైతే లేదా విద్యారంగంలో ఉన్న ఎవరైనా అయితేమీ సహాయం అవసరమైన విద్యార్థి మీరు కేవలం ఒక జ్యోతిష్కుడితో మాట్లాడాలనుకుంటున్నారా చాలా మంది తమ రోజును జ్యోతిష్కుడితో లేదా సంతోషకరమైన సంఘటనతో మాట్లాడటం ద్వారా కూడా ప్రారంభించాలనుకుంటారు ఇంట్లో ఏదైనా చెడు జరిగితే వారు జ్యోతిష్కుడితో మాట్లాడాలనుకుంటారు లేదా మీరు కేవలం ఒక అపరిచితుడితో మాట్లాడటానికి ఆసక్తి కలిగి ఉన్నారా కాబట్టి ఈ రోజు ప్రజలు తమకు తెలియని వారిని పిలవడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు వారు కేవలం సంబంధాలను పెంపొందించు కోవాలనుకుంటున్నారు వారు కొన్ని నంబర్లను ఎంచుకుంటారు యాదృచ్ఛికంగా వారు కాల్ చేస్తారువారు కూడా తప్పుడు కాల్స్ చేయడం ద్వారా సరైన సంబంధాలను ఏర్పరచుకుంటారు కాబట్టి మీరు అపరిచితుడిని పిలవడం ద్వారా మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా మొత్తంమీద మీరు మాట్లాడాలను కునే వ్యక్తులు మరియు మీరు వారితో మాట్లాడే విధానం మళ్ళీ మీరు ఎవరో తెలియజేస్తుంది కాబట్టిఈ ప్రశ్నల గురించి ఆలోచించండిమీరు ఎవరితో మాట్లాడాలను కుంటున్నారో మీకు ఇష్టమైన వారు ఎవరు ఇప్పుడు మీకు ఫోన్ కాల్స్ ఎందుకు ముఖ్యమైనవో చూద్దాం నేను దాని గురించి ఆలోచిస్తున్నప్పుడుచాలా ఆసక్తికరమైన మరియు విరుద్ధమైన కారణాలు ఉన్నాయని నేను గ్రహించాను ఇప్పుడు విరుద్ధమైన కారణాలు ఒక వైరుధ్యం చాలా విరుద్ధమైన విషయం అనిపిస్తుంది కానీ అప్పుడు మీరు వాటిని చూసినప్పుడు మరియు వాటిని ఒక సందర్భంలో ఒకచోట చేర్చినప్పుడు అది అర్ధమవుతుంది టెలిఫోన్ వినియోగానికి సంబంధించి కొన్ని వైరుధ్యాలను చూడండి మరియు ఇది మానవ సంభాష నాలో ఎలా ఉపయోగించబడుతుందనే దానికి సంబంధించి కొన్ని వైరుధ్యాలను చూడండి కాబట్టి ఫోన్ కాల్స్ సాధారణంగా మీరు చూస్తే అవి మమ్మల్ని ప్రజలతో కనెక్ట్ చేస్తాయి కాబట్టి వారు ఈ సంబంధాలను సాధ్యం చేస్తారు అవి మానవులను కమ్యూనికేషన్ ను వార్మ్ గా మరియు సజీవంగా చేస్తాయి కానీ అవి ప్రజలను డిస్కనెక్ట్ కూడా చేయగలవు ఎన్నిసార్లు మనం ఫోన్ను స్లామ్ చేసి ఆపై చెబుతాము ఏదో కోపంగామేము ఆ వ్యక్తితో మాట్లాడాలనుకోవడం లేదు మేము ఆ వ్యక్తిని చూసి అరుస్తాము మేము ఆ వ్యక్తిని అప్రమత్తం చేస్తాము మరియు అనేక కాల్స్ కూడాఅనేక కాల్స్ చేయబడ్డాయి కాబట్టి మనం ఆ వ్యక్తి నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అవుతాము ఇది వైరుధ్యం కాదా కనెక్ట్ చేయడానికి ఫోన్ మీకు సహాయం చేస్తోంది డిస్కనెక్ట్ చేయడానికి ఫోన్ మీకు సహాయం చేస్తోంది ఆపై మీరు ఈ వ్యక్తులలో కొందరిని చల్లగా మరియు పట్టించుకోకుండా వదిలివేస్తారు మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకోనప్పుడువారు పూర్తిగా డిస్కనెక్ట్ అవుతారు మరియు వారు ఎంత చల్లగాఎంత నిర్లక్ష్యంగా మరియు ఎంత సానుభూతిలేని అనుభూతి చెందుతున్నారో మీరు పట్టించుకోరు ఆపై కొంతమందికి కాల్ చేయడాన్ని ద్వేషించేవారు కొందరు ఉండగాఇతరులు ఇష్టపడతారు వారి నుండి కాల్స్ రావడం మరొక విరుద్ధమైన విషయం కాబట్టితాము అలా చేయలేమని భావించి కొంతమందికి కాల్ చేయడానికి ఇష్టపడని వారు కొందరు ఉన్నారు కానీ ఆ వ్యక్తులు వాస్తవానికి వారి నుండి కాల్స్ కోసం చూస్తున్నారు మరియు వేచి ఉంటారు ఇప్పుడు కొన్నిసార్లు పిల్లలు దూర ప్రాంతాలలో స్థిరపడటం వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆపై తల్లిదండ్రులు మరియు తరువాత తాతామామలు కాల్ కోసం వేచి ఉంటారు బిజీగా ఉన్న షెడ్యూల్లో పని చేయడానికి తమకు సమయం లేదని పిల్లలు అనుకుంటారు వారికి జరుగుతున్న చాలా చిన్నచిన్న విషయాలను వారు పిలుస్తారు లేదా చెబుతారు అయితేతల్లిదండ్రులు మరియు తాతామామలు కేవలం ఒక చిన్న చిన్న విషయం వినడానికి వేచి ఉంటారు వారి నుండి వచ్చిన సమాచారం వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇది విరుద్ధమైన విషయం ఒక ఫోన్ కాల్ అనేక ఆత్మహత్యలను నివారించగలిగేది సరైన సమయంలో ఎవరైనా తమతో మాట్లాడారని ప్రజలు చెప్పడం గురించి నేను విన్నాను అప్పుడు అది వారి మనసు మార్చుకోవడానికి సహాయపడింది ఇలాంటి సంఘటనలను ఆల్బర్ట్ కాముస్ ది ఫాల్ నవలలో ఉటంకించారు కాబట్టిఉందని గ్రహించి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఉన్నాడు అతన్ని నిజంగా పిలిచేవారు లేదా భావోద్వేగంతో ముడిపడి ఉన్నట్లు భావించేవారు ఎవరూ లేరు మరియు ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రోజు స్నేహితులెవరూ తనకు కాల్ చేయకపోవడమే విరుద్ధమైన విషయం అని అతను మళ్ళీ భావిస్తున్నాడు కాబట్టిమళ్ళీ ఒక స్నేహితుడు మాత్రమే ఉంటే ఒక కుటుంబ సభ్యుడు మాత్రమే అతన్ని పిలిచినట్లయితేబహుశా మీరు ఆత్మహత్య చేసుకోవడాన్ని నివారించి ఉండవచ్చు ఇప్పుడుఫోన్ కాల్స్ మీకు ప్రాణాన్ని ఇవ్వగలవుఫోన్ కాల్స్ ముఖ్యమైన సమయంలో చేయకపోవడం ద్వారా మీరు ఆత్మహత్య చేసుకోవచ్చు కాబట్టి కాల్ చేయకపోవడం వల్ల చాలా మంది ప్రజలు సంతోషకరమైన జీవితాలను గడపవచ్చు కాల్ చేయడం వల్ల ప్రజలు సంతోషకరమైన జీవితాలను గడపవచ్చు కాబట్టి ఫోన్ కాల్స్ను తెలివిగా మరియు సమర్థవంతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం కాబట్టిమొత్తంగా ఫోన్ కాల్స్ అనేది మానవ కమ్యూనికేషన్లో ముఖ్యమైన అంశం అని నేను చెబుతాను లేదా మీరు దానిని మరింత పెంచవచ్చు కాబట్టి మీరు దానిని ఉపయోగించే విధానం ఇది మీ వ్యక్తిత్వం గురించి చెప్పబోతోంది అది నిర్ణయిస్తుంది మీ వ్యక్తిత్వాని ఇది మానవ సంభాషణలో చాలా అంతర్భాగంగా మారింది మరియు ఈ రోజు మనం అది లేకుండా చేయలేము రాబోయే ఉపన్యాసంలో మొబైల్ను పొడిగింపు ద్వారా కూడా ఎలా ఉపయోగిస్తున్నారో నేను మీకు చెప్పబోతున్నాను ఆపై నేను మొబైల్కు వెళ్లే ముందు టెలిఫోన్ను నిర్వహించే కొన్ని వృత్తిపరమైన మార్గాలను కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు నేను తదుపరి వృత్తిపరమైన నైపుణ్యాలకు వెళ్ళే ముందు కొన్ని ప్రాథమిక నైపుణ్యాలుటెలిఫోన్ ఉపయోగించడానికి ప్రాథమిక నైపుణ్యాలు నేను చెప్పినట్లుగా మీలో చాలా మంది దీనిని పరోక్షంగా ఉపయోగిస్తూ ఉండవచ్చుకానీ మీరు దానిని బహిరంగంగా ఉపయోగించడం నేర్చుకోవాలని నేను సూచిస్తాను మీరు దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారో మీకు అర్థం అవుతుంది మొదట మీరు టెలిఫోన్ అనేది మౌఖిక సమాచార మార్పిడికి భిన్నంగా ఉందని అర్థం చేసుకోండి అంటే వ్యక్తికి వ్యక్తి లేదా వ్యక్తి నుండి వ్యక్తికిముఖాముఖి మీరు మీ వ్యక్తితో ముఖాముఖి మాట్లాడే విధానం మీరు ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడే విధానానికి భిన్నంగా ఉంటుంది ఇప్పుడు ఇది ముఖ్యం ఎందుకంటే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముఖాముఖి మీరు ఎల్లప్పుడూ మాట్లాడవచ్చు అవతలి వ్యక్తి ఏమనుకుంటున్నారనే దానిపై ఆధారపడి మీరు ఎల్లప్పుడూ మీ వ్యక్తీకరణను మాడ్యులేట్ చేయవచ్చు మీరు మీ కమ్యూనికేషన్ను నిలిపివేయవచ్చుమీరు మీ కమ్యూనికేషన్ను విస్తరించవచ్చు ఆసక్తి లేదా మీ ముందు కూర్చున్న వ్యక్తి యొక్క అయిష్టతపై ఆధారపడి ఉంటుంది కానీ ఫోన్లో మీకు ఒక వైపు క్లూ లేదు కానీ మరోవైపు మీరు కూడా చేయవచ్చు వ్యక్తి అతని లేదా ఆమె ఆలోచనలను కమ్యూనికేట్ చేసే అతని లేదా ఆమె శబ్ద ఆధారాన్ని వ్యక్తం చేసే విధానం ఆధారంగా మాత్రమే కొన్ని ఆధారాలను తీసుకోండి ఇప్పుడుదీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు టెలిఫోన్ను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని గుర్తుంచుకోండి మీరు ఎవరినైనా ముఖాముఖిగా నివారించాలనుకుంటే మీరు ఇప్పటికీటెలిఫోన్ను ఉపయోగించవచ్చని నమ్ముతారుకానీ మీరు దానిని ఉపయోగించినప్పుడు మీరు దానిని చాలా తెలివిగా ఉపయోగించాలి ఇప్పుడు ఎవరైనా మీకు కాల్ చేస్తుంటే చాలా ముఖ్యమైన కాల్ మరియు ఆ వ్యక్తి వెళ్తున్నారు మీకు కొంత సమాచారం ఇవ్వడానికి మీరు దానిని నోట్ చేసుకోవాలి ఇప్పుడుమీరు సిద్ధంగా లేకుంటేఆ వ్యక్తిని మళ్లీ కాల్ చేయమని అడగండి తద్వారా మీరు సిద్ధంగా ఉండండి మీరు నోట్ బుక్ ను నోట్ చేసుకోవచ్చు లేదా మీరు కేవలం డ్రైవింగ్ చేయడం లేదా మీరు కేవలం ఏదైనా తింటున్నారు లేదా మీరు కొంతమంది అతిథులకు మాత్రమే హాజరవుతున్నారు ఇప్పుడురెండు మూడు పనులు చేయవద్దు ముఖ్యంగా మీరు ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు దృష్టి కేంద్రీకరించడాన్ని నివారించండి పెన్ను మరియు కాగితం మళ్ళీ వ్యక్తిగత కాల్ అయినా ఉంచుకోండి కాబట్టి పెన్ను మరియు కాగితం ఉంచుకోండి మీ టెలిఫోన్ లేదా ఒక చిన్న నోట్ బుక్ దగ్గర మీరు కనీసం చిన్న అంశాలను గమనించగల మెమో నోట్ ను రాసుకోండి వ్యక్తిగత కాల్ లో కూడా ముఖ్యమైన అంశాన్ని ముఖ్యంగా ఎవరినైనా మర్చిపోకండి మీరు ఎవరికైనా కాల్ చేసి సమాచారాన్ని పంపుతారని లేదా మీరు వారి కోసం ఇలా చేస్తారని మీకు చెబుతారు కాబట్టిమీరు చేయవలసిన పనుల జాబితాలో ముఖ్యంగా సంఖ్యలకు సంబంధించి వారు మీకు నంబర్ను ఇస్తున్నారని గమనించండి కాబట్టి సంఖ్య పరంగా ఒక లోపం చేయడం చాలా హానికరం కాబోతోందని గమనించండి మీరు కుడిచేతి వాటం ఉన్నట్లయితేఫోన్ను ఎడమ వైపున ఉంచండి మరియు కుడి వైపును ఉపయోగించండి కుడి వైపున ఉన్న నోట్స్ కోసం మీరు ఒక నోట్ప్యాడ్ లేదా ఒక చిన్న నోట్ పుస్తకాన్ని ఉంచుకొండి ఆపై అక్కడ మీరు త్వరగా నోట్లను తీసుకుంటారు కాబట్టిఆ ఎడమ వైపు మీరు రిసీవర్ని తీసుకొని ఆ వ్యక్తి మాట వినవచ్చు మరియు మీరు సాధారణంగా ఎడమ చెవిని ఉపయోగించాలని శాస్త్రీయంగా కూడా సూచించబడింది సాధారణంగా వినడానికి సరైనదాన్ని ఉపయోగించకుండా ఉండండి కాబట్టి అది వారికి ఇవ్వబడిన సలహా కాబట్టిఅలా చేయడానికి ప్రయత్నించండి మరియు నోట్స్ తీసుకోవడానికి కుడి చేతిని ఉపయోగించండి మరియు నవ్వండి లేదా మీరు అని చూపించండి ఉల్లాసంగా ఉన్నారని ఇప్పుడుమీరు నవ్వినప్పుడు మీ స్వరం భిన్నంగా ఉంటుంది మీరు అలా చేసినప్పుడు మరియు మరొకటి మీరు కూడా నవ్వుతున్నారని మరియు అవతలి వ్యక్తి సౌకర్యవంతంగా ఉన్నారని మరియు కాల్ గురించి సంతోషంగా ఉన్నారని వ్యక్తి భావించవచ్చు అవతలి వ్యక్తి కాల్ చేస్తే ఓపికగా ఉండండి వ్యక్తి కాల్ని చూపించే వరకు మీకు చాలా ఎక్కువ అత్యవసరం కాల్ ఉంటే తప్ప దాన్ని పూర్తి చేయడానికి తొందరపడకండి ఈ సందర్భంలో చేయవలసిన అత్యవసర విషయం ఏమిటంటేఒక ముఖ్యమైన విషయం ఉందని మీరు మర్యాదగా చెప్పవచ్చు అపాయింట్మెంట్ లేదా తరగతి లేదా మీరు హాజరు కావాల్సిన ముఖ్యమైన కార్యక్రమం గురుంచిఆపై మీరు దానిని మర్యాదగా చెప్పవచ్చు సమయం పరంగా దాని పై నిఘా ఉంచండి కానీ నేను చెప్పినట్లుగా తొందరపడకండి మరియు అయితే అవతలి వ్యక్తి కాల్ చేస్తోందిఆపై ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నారు మాట్లాడటానికిచురుకుగా వినడం గురించి నేను మీకు ఇచ్చిన చిట్కాలను గుర్తుంచుకోండిఅవతలి వ్యక్తి మాట్లాడేలా చేయండి కాబట్టిమీరు తరచుగా అంతరాయం కలిగించకండితద్వారా అవతలి వ్యక్తికి చికాకుగా అనిపిస్తుంది మీరు అన్ని కమ్యూనికేషన్లను చేయరు దానిని ఏక ముఖ కమ్యూనికేషన్గా చేయకండి దానిని ద్విముఖ కమ్యూనికేషన్గా మార్చండి మరియు మరొక వైపు మీరు ప్రశాంతంగా మరియు ఓదార్పునిస్తూ ఉంటారుతద్వారా అవతలి వ్యక్తి మీతో మరింత మాట్లాడతారు అవతలి వ్యక్తి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి లేదా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మీ నిగ్రహాన్ని ఎప్పుడూ కోల్పోకండి ఏదైనా రెచ్చగొట్టే విషయం లేదా ఈ వ్యక్తి గురించి విన్న గాసిప్ మీ గురించి తెలియజేయండి ఆపై మీ నిగ్రహాన్ని కోల్పోకండికనీసం ఫోన్లో అయినా ఇలా చేయవద్దు ఉదాహరణకుతినడం లేదా నమలడం చేయవద్దునమలడం లేదా ఎవరైనా జబ్బుపడినప్పుడు ఏదైనా తినడం చేయవద్దు మీతో మాట్లాడటం అగౌరవంగా ఉందిఇది మీరు సంస్కృతిగల ప్రవర్తనను కలిగి ఉన్నారని కూడా చూపించడం లేదు దాన్ని త్వరగా పూర్తి చేయమని మీరు ఎవరినైనా క్షమించవచ్చు లేదా మీరు తినడం మానేసి ఆపై అవతలి వ్యక్తితో మాట్లాడవచ్చు మీరు తిరిగి వెళ్ళవలసి వస్తే మీరు కేవలం తినడం మానేశారని కూడా ఆ వ్యక్తికి చెప్పండి మీరు తినడం పూర్తి చేసిన తర్వాత ఆ వ్యక్తి మీ వద్దకు తిరిగి రాగల వ్యక్తి మాట వినండి లేదా అది ముఖ్యమైనది అయితే మీరు త్వరగా శ్రద్ధ వహించండి ఆపై కాల్ని ముగించి మీరు తినడం కొనసాగించండి రెండింటినీ కలిసి నమలడం తినడం చేయవద్దు అప్పుడు మీరు నమలుతున్నప్పుడు చేసే శబ్దం ద్వార మీరు సరిగ్గా ఏదైనా ఉంటే చెప్పలేరుమీరు ఒక సంఖ్య లేదా ఒక ముఖ్యమైన విషయం చెప్పే తప్పు సమాచార మార్పిడికి అధిక సంభావ్యత ఉందిఅవతలి వ్యక్తి దానిని వినలేడు ఫోన్ కాల్ వస్తే చదవడం మానేయండి కాబట్టిమీరు చాలా ఆసక్తికరమైన నవల మధ్యలో చదువుతు ఉన్నారు మరియు దానిని ఎవరు చేసారు మరియు తదుపరి పేజీలో అత్యంత ముఖ్యమైన సస్పెన్స్ వెల్లడి కాబోతోంది కాబట్టి మీ మనస్సు అక్కడే ఉంది కానీ ఫోన్ కాల్ దగ్గరగా వచ్చిందిపుస్తకం ని మూసి వేసి కాల్ తో కొనసాగండి మీరు మీ కంప్యూటర్లో లేదా మీ ల్యాప్టాప్లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్ వస్తే రెండూ చేయకండి టైప్ చేయడం ఆపండి కాల్ మీద శ్రద్ధ వహించండి ఎప్పుడు వర్బల్ గా ప్రోత్సహించండి మీరు అలా చేస్తారు ఎందుకంటే అవతలి వ్యక్తి మీకు కనిపించడు మరియు మీ విషయంలో కూడా మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇది అవతలి వ్యక్తి అర్థం చేసుకోగల ముఖాముఖి కమ్యూనికేషన్ కాదని గ్రహించడం మీరు కొంత వర్బల్ ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితేనే మీరు వింటున్నారని ఒక ఉదాహరణకు చెప్పండి మీరు దాని గురించి మాట్లాడాలనుకుంటే దయచేసి ముందుకు సాగండి కాబట్టిఈ మౌఖిక ప్రోత్సాహకాలు అవతలి వ్యక్తిని కొనసాగించేలా చేసి దాని గురించి మరింత చెప్పేలా చేస్తాయి ఇప్పుడు ఇవి కొన్ని ప్రాథమిక టెలిఫోన్ నైపుణ్యాలు ఆపై కొన్ని ప్రాథమిక విషయాలు ఉన్నాయి మీరు సాధారణంగా తేలికగా తీసుకుంటారుకానీ నేను దీనిని ముగించే ముందు మీకు మర్యాదపూర్వకంగా చెప్పాలనుకుంటున్నాను హలో వంటి మర్యాదపూర్వకమైన ఆహ్లాదకరమైన వ్యాఖ్యలు అడగడం వంటి విషయాలు మీరు ఎలా ఉన్నారు మరియు అప్పుడు దయచేసి ధన్యవాదాలు అని చెప్పిఆపై ఆ వ్యక్తి మొదట ధన్యవాదాలు అని చెప్పినప్పుడు స్వాగతం లేదా మీకు చాలా స్వాగతం అని చెప్పిఆపై ఒక రకమైన నోట్ తో ముగుస్తుంది నేను ఈ రోజున మిమ్మల్ని చూడాలనుకుంటున్నానురేపు పార్టీలో కలుద్దాం లేదా చూద్దాం మీ నుండి మళ్ళీ ఫోన్ కాల్ రావడాని కాబట్టి ఈ విషయాలు ప్రాథమికమైనవికానీ మళ్ళీ నేను తిరిగి నొక్కి చెప్తున్నాను కాబట్టిదయచేసి ధన్యవాదాలు క్షమించండి మరియు ఇవి మీకు అవసరమైన మొత్తం సాఫ్ట్ స్కిల్స్ మర్యాదలు టెలిఫోన్ నైపుణ్యాలు కలిగి ఉండటం మరియు మరింత ముఖ్యమైనవి మనము తదుపరి దానిలో మరింత పరిశీలిస్తాముకానీ కేవలం ఒక ఆలోచనతో ముగించాలనుకుంటున్నాము ఒక ప్రముఖ నవలా రచయిత మరియు పాత్రికేయుడు దీనిని మళ్ళీ చూడండిఅతను కూడా ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తాడు ప్రజలు కలిసి ఉండటం ద్వేషిస్తున్నందున వారు టెలిఫోన్ అని పిలిచేదాన్ని ఉపయోగించడంలో వైరుధ్యం ఉంది మరియు వారు ఒంటరిగా ఉండటానికి భయపడ్డారు కాబట్టివారు కలిసి ఉండటం అసహ్యించుకున్నారు కాబట్టివారు ఫోన్ ఉపయోగించారు కానీ వారు ఒంటరిగా ఉండటానికి కూడా భయపడ్డారు కాబట్టి వారు కూడా వదిలివేయబడాలని కోరుకోరు కాబట్టి నేను చెప్పినట్లుగా ఫోన్ అనేది అంతరాన్ని తగ్గించే విషయం కానీ అది అంతరాన్ని కూడా సృష్టించగలదు మీరు దానిని ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందిమీరు వంతెనను నిర్మించవచ్చు లేదా మీరు కమ్యూనికేషన్ నెట్వర్క్ను మూసివేయవచ్చు కాబట్టిమీరు దీన్ని ఎలా చేయబోతున్నారో నిర్ణయించుకోండి వీడియో ద్వారా మరోసారి ఆలోచించండి నేను అడిగిన ప్రశ్నల గురించి మరియు మీ ఫోన్ పరంగా మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయండి మీరు ఎక్కడ ఉన్నారో ఉపయోగిస్తున్నారు ప్రజలు మీ నుండి పారిపోవాలనుకుంటున్నారా ఎవరి కాల్స్ని ప్రజలు తప్పించు కుంటున్నారో లేదా మీరు ఎల్లప్పుడూ వినడానికి ఇష్టపడతారు కాకపోతే మిమ్మల్ని ఆ వ్యక్తిగా మార్చడానికి మీరు ఏమి చేయాలి కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలు మీతో మాట్లాడాలని కోరుకుంటారు ఎల్లప్పుడూ ప్రజలు మీ తదుపరి ఉపన్యాసం మళ్ళి వినాలనుకుంటారు అప్పటి వరకు నేను మీకు ప్రొఫెషనల్ టెలిఫోన్ యూజర్ కావడానికి మరిన్ని చిట్కాలను ఇస్తాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరియు హేవ్ ఎ నైస్ డే